కెమికల్ ఇంజనీరింగ్లో ని బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు క్యాలిక్యులేషన్స్ పై ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం కాబట్టి ఈ లెక్చర్ లో కెమికల్ ప్రాసెస్ యొక్క బేసిక్ ఫీచర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము కెమికల్ ఇంజనీరింగ్ యొక్క హిస్టరీ మరియు డెఫినిషన్ ఏమిటి అని మనము మునుపటి లెక్చర్ లో డిస్కస్ చేసాము కెమికల్ ఇంజనీర్లకు డిఫరెంట్ డిస్సిప్లిన్స్ లో కొంత కాంట్రిబ్యూషన్ ఉంది మరియు కెమికల్ ఇంజనీర్గా మన సొసైటీ లో వారి రోల్ కాబట్టి ఆ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో ఇండస్ట్రీ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ మరియు డిఫరెంట్ యాస్పెక్ట్స్ ప్రొడ్యూసర్ ఎస్సెన్షియల్ కెమికల్స్ ఏమిటో మనం తెలుసుకోవాలి కాబట్టి వాటిని మనము ఇక్కడ డిస్కస్ చేస్తాము ఆ కెమికల్ ప్రాసెస్ లను మనం ఎలా క్లాసిఫై చేయవచ్చు మరియు డిఫరెంట్ మోడ్స్ ఏమిటి మరియు కెమికల్ ప్రాసెస్ ల యొక్క డిఫరెంట్ ఫీచర్స్ ఏమిటి ప్రాసెస్ ల డెఫినిషన్ ఏమిటి మొదట మీరు ప్రాసెస్ ల యొక్క డిఫరెంట్ డెఫినిషన్స్ ను తెలుసుకోవాలి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం ఆ ప్రాసెస్ నాచురల్ గా జరిగే ఆపరేషన్ లేదా సబ్స్టేన్స్స్ మిక్చర్ కోసం సబ్స్టేన్స్స్ లో ఫిజికల్ లేదా కెమికల్ చేంజెస్ కు కారణమయ్యే ఆపరేషన్ల శ్రేణిగా డిఫైన్ చేయబడింది తద్వారా రా మెటీరియల్స్ ను ప్రొడక్ట్స్ గా మారుస్తుంది మరియు ఈ ప్రాసెస్ కూడా ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్ నుండి ఇతర యాస్పెక్ట్స్ కు డిఫరెంట్ గా ఏముంది అది ఇండస్ట్రియల్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రాసెసస్ గా డిఫైన్ చేయబడింది ఇది టైమ్ స్పేస్ ఎక్సపర్టైజ్ లేదా ఇతర రిసోర్సెస్ ను తీసుకునే ఆపరేషన్ సీక్వెన్సెస్ కు సంబంధించినది ఇది మన సోషల్ లైఫ్ లో అవసరమయ్యే కొంత రిజల్ట్స్ ప్రొడక్షన్ కి దారితీస్తుంది కాబట్టి ఇది ఈ ప్రాసెస్ యొక్క డెఫినిషన్ ఇప్పుడు మనము కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుతుంటే ఈ కెమికల్ ఇంజనీరింగ్ కోఆర్డినేటెడ్ సిరీస్ గా రీసాల్వ్ చేయబడింది మరియు దీనిని కొన్నిసార్లు యూనిట్ ఆపరేషన్స్ మరియు యూనిట్ ప్రాసెస్ వంటి రెండు పార్ట్స్ గా విభజించవచ్చు ఆ యూనిట్ ఆపరేషన్స్ ఏమిటి ఇది వాస్తవానికి ఆ ఆపరేషన్స్ కు రెస్ట్రిక్ట్ చేయబడింది దీనిలో చేంజెస్ ప్రధానంగా ఫీజికల్ ఇవి ఎనర్జీ ట్రాన్స్ఫర్ వలన సంభవిస్తాయి ఒక ఉదాహరణగా మీరు ఇక్కడ షుగర్ సొల్యూషన్ నుండి షుగర్ క్రిస్టలైజేషన్ అని చెప్పవచ్చు అలాంటప్పుడు ఈ ఆపరేషన్ వాస్తవానికి ఫీజికల్ ఫెనోమెన లోని చేంజెస్ ఇక్కడ ఈ ఆపరేషన్ కోసం సప్లై చేయబడిన ఎనర్జీ వలన కలుగుతుంది అయితే యూనిట్ ప్రాసెస్ కెమికల్ చేంజెస్ ను కలిగి ఉంటుంది మరియు కొన్ని పరిస్థితులలో కెమికల్ రియాక్షన్స్ కమర్షియలైజేషన్ ను సూచిస్తుంది మరియు ఇది బేసికల్ గా కెమికల్ చేంజెస్ ఇన్వాల్వ్మెంట్ వలన ఇది ఎకనామికల్ గా ప్రాఫిటబుల్ కండీషన్స్ లో ఉంటుంది ఒక ఉదాహరణగా షుగర్ సొల్యూషన్ నుండి ఇథనాల్ ప్రొడక్షన్ అని చెప్పవచ్చు ఇది అక్కడ యూనిట్ ఆపరేషన్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ను యూనిట్ ఆపరేషన్స్ మరియు యూనిట్ ప్రాసెస్ వంటి రెండు పార్ట్స్ గా విభజించవచ్చు ఇప్పుడు యూనిట్ ఆపరేషన్స్ ని పరిశీలిస్తే ఈ యూనిట్ ఆపరేషన్స్ ను డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ చేయవచ్చు ఇలాంటివి మెకానికల్ కావచ్చు ఎలక్ట్రో కెమికల్ కావచ్చు మరియు థర్మో కెమికల్ మరియు మెకానికల్ కావచ్చు ఆ సందర్భంలో హీట్ మరియు మాస్ ట్రాన్స్ఫర్ అవసరం లేదు అంటే మెటీరియల్స్ ను ఒక పొజిషన్ నుండి మరొక పొజిషన్ కి లేదా మరొక ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ చేయడం వంటివి ఇది కూడా కెమికల్ రియాక్షన్స్ లేని ఒక రకమైన కెమికల్ ప్రాసెస్ అని చెప్పవచ్చు ఈ మెటీరియల్స్ ను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయడానికి డివైస్ యొక్క మెకానికల్ పార్ట్స్ మాత్రమే ఉపయోగించబడతాయి రియాక్షన్స్ వంటి మరొక ఆపరేషన్ మరియు ఇతర కాంపౌండ్ ఫార్మ్స్ ఆ ఆపరేషన్స్ ని రూపొందించలేదు బిగ్గర్ పార్టికల్స్ సైజ్ రిడక్షన్ వలన స్మాల్ పార్టికల్స్గా మార్చబడతాయి ఇది సాధారణంగా మినరల్ ఇండస్ట్రీస్ లో ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇక్కడ మీరు మినరల్ పార్టికల్ ప్రయోజనం కోసం కొన్నిసార్లు సైజ్ కి సంబంధించిన విషయాలను చూస్తారు కాబట్టి ఆ సందర్భంలో కొన్ని చిన్న పార్టికల్స్ ను ఇంకా చిన్న పార్టికల్స్ గా మార్చాలి కాబట్టి క్యాటలిస్ట్ పార్టికల్స్ ఉపయోగించబడుతున్న కెమికల్ ప్రాసెసస్ లో కొన్నిసార్లు ప్రయోజనం ఉంటుంది అలాంటప్పుడు ఫైనల్ క్యాటలిస్ట్ పార్టికల్స్ దాని ఆపరేషన్స్ కోసం మీకు మరింత ఇంటర్ఫేషియల్ ఏరియా లేదా సర్ఫేస్ ఏరియా ఇస్తాయి కొన్నిసార్లు సాలిడ్ పార్టికల్స్ లో గ్యాస్ పార్టికల్స్ సాచ్యురేషన్ కూడా ఇస్తాయి అక్కడ కర్సర్ సాలిడ్ పార్టికల్స్ ను మార్చడం లేదా ఆ పార్టికల్స్ ని చిన్న సైజు కి తగ్గించడం చేస్తుంది కాబట్టి ఆ సందర్భంలో కెమికల్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్ కు ఈ సైజ్ రిడక్షన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ లో ఒకటి కాబట్టి ఇది ఇంపార్టెంట్ మెకానికల్ సెపరేషన్ అలాగే కర్సర్ పార్టికల్స్ నుండి ఫైనర్ పార్టికల్స్ ను సెపెరేట్ చేయడం కోసం మీరు కొన్నిసార్లు ఇంజనీర్గా ఉండాలి దానిని సేగ్రిగేషన్ ఆపరేషన్ అంటారు కాబట్టి అక్కడ కొన్ని సార్లు పార్టికల్స్ ను సెపెరేట్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు స్లర్రి సిస్టం నుండి వాటర్ ని క్లీన్ చేయడానికి మీరు స్లర్రి నుండి సాలిడ్ పార్టికల్స్ ను సెపెరేట్ చేయాలి కాబట్టి ఫిల్టర్ మరియు ప్రెస్ సెపరేషన్ చేసినప్పుడు మెంబ్రేన్ సెపరేషన్ వంటి మెకానికల్ సెపరేషన్ఇది కాబట్టి ఇవి ఆ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ యొక్క బేసిక్ ఆపరేషన్స్ కాబట్టి దీనిని మెకానికల్ ఆపరేషన్స్ అంటారు మరొక రకమైన ఆపరేషన్ను ఎలక్ట్రోకెమికల్ ఆపరేషన్స్ అంటారు ఈ సందర్భంలో ఎలెక్ట్రోస్టాటిక్ మాగ్నెటిక్ సెపరేషన్ ఎలెక్ట్రో డయాలసిస్ ఎలెక్ట్రో ఫోరోసిస్ అయాన్ ఎక్స్ఛేంజ్ గ్యాస్ పెర్మియేషన్ వంటి హీట్ మరియు మాస్ ట్రాన్స్ఫర్ కూడా ఉండదు కాబట్టి ఈ ఆపరేషన్స్ ని ఎలక్ట్రో కెమికల్ ఆపరేషన్ అంటారు మరియు మూడవ దాన్ని థర్మో కెమికల్ ఆపరేషన్ అంటారు ఈ సందర్భంలో హీట్ మరియు మాస్ ట్రాన్స్ఫర్ వుందో అక్కడ కొంత హీట్ మరియు మాస్ అవసరమని మీరు చూస్తారు కాబట్టి కండెన్సషన్ ప్రాసెస్ ఎవపోరేషన్ ప్రాసెస్వలె ఇక్కడ క్రిష్టలైజేషన్ ప్రాసెస్ డిస్టిలేషన్ ప్రాసెస్ డ్రైయ్యింగ్ హ్యూమిడిఫికేషన్ లీచింగ్అబ్సోర్ప్షన్రెఫ్రిజిరేషన్ మొదలైనవి ఉన్నాయి ఆ ఆపరేషన్లన్నీ ఈ థర్మోకెమికల్ ఆపరేషన్ గా పరిగణించబడతాయి ఇప్పుడు మనము ఆ రకమైన ప్రాసెస్ గురించి మాట్లాడితే మనకు ఆపరేషన్ యొక్క మోడ్ ప్రకారం డిఫరెంట్ టైప్స్ ప్రాసెస్ లను కలిగి ఉండవచ్చు మనం డిఫరెంట్ టైప్స్ గా ఇలా డివైడ్ చేయవచ్చు కొన్నిసార్లు ఇది ప్రాసెస్ ల ఎలా పని చేస్తాయో దాని ఆధారంగా పరిగణించబడతాయి మరియు కొన్నిసార్లు ఇది ప్రాసెస్ టైమ్ మరియు ప్రత్యేక కోఆర్డినేట్లతో ఎలా మారుతుందో దాని ఆధారంగా క్లాసిఫై చేయబడుతుంది ఫేజడ్ కాంటాక్ట్ ప్రాసెస్ ల ఎలా ఆపరేట్ చేయబడుతున్నాయో దాని ఆధారంగా కూడా క్లాసిఫై చేయవచ్చు కాబట్టి ప్రాసెస్ ఎలా ఆపరేట్ చేయడానికి డిజైన్ చేయబడింది దీనిని బ్యాచ్ ప్రాసెస్ సెమీ బ్యాచ్ ప్రాసెస్ మరియు కంటిన్యూయస్ ప్రాసెస్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు ప్రాసెస్ మీద ఆధారపడి టైమ్ మరియు స్పెషల్ కోఆర్డినేట్లతో మారుతుంది అలార్ముడ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెస్ ల మీద ఆధారపడి స్టెడీ అన్ స్టెడీ గా క్లాసిఫై చేయవచ్చు ఇప్పుడు మనకు వేరొక టైప్ ప్రాసెస్ ఉంటే ఫేజెస్ ఒకదానితో ఒకటి రిలేషన్ కలిగి ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మీరు ఒక ఫేజ్ నుండి మరొక ఫేజ్ కు మాస్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ జరుగుతాయి అని చూస్తారు కాబట్టి ఆ రకమైన ప్రాసెస్ ను మల్టీ ఫేస్ కాంటాక్ట్ ప్రాసెస్ అంటారు గ్యాస్ లిక్విడ్ ఆపరేషన్ గ్యాస్ లిక్విడ్ రియాక్షన్ సాలిడ్ గ్యాస్ ఆపరేషన్లు కూడా మల్టీ ఫేస్ కాంటాక్ట్ ప్రాసెస్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో డైజెషన్ మరియు దాని ఆపరేషన్ ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇక్కడ మల్టీ ఫేజెస్ ఒకదానితో ఒకటి రిలేషన్ కలిగి ఉన్నాయని మీరు చూస్తారు కాబట్టి అక్కడ కూడా ఒక ఫేజ్ నుండి మరొక ఫేజ్ కు మాస్ ట్రాన్స్ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ కూడా ఫేజెస్ మధ్య జరుగుతాయి ఇక్కడ హీట్ ని ఇంటర్ఫేస్ ద్వారా మరొక ఫేజ్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి ఇది ఒక రకమైన ప్రాసెస్ అని మనము చెప్పగలం ఇది ఫేజెస్ యొక్క కాంటాక్ట్ ఆధారంగా క్లాసిఫై చేయబడింది కాబట్టి దీనిని మల్టీ ఫేజ్ కాంటాక్ట్ ప్రాసెస్ అంటారు ఇప్పుడు బ్యాచ్ ప్రాసెస్ల వంటి ఆపరేషన్ మోడ్ ఆధారంగా పనిచేసే ప్రాసెస్ ఏమిటి ఇక్కడ బ్యాచ్ ప్రాసెస్లు ఏమిటి అలాంటప్పుడు మెటీరియల్స్ ఇక్కడ స్లైడ్లోని చిత్రంలో చూపిన విధంగా ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభంలో మరియు సైకిల్ చివరిలో మాత్రమే వదిలివేస్తాయి ఒక నిర్దిష్ట మొత్తంలో ఈ ఆపరేషన్ ఐస్ మేకింగ్ వంటిది హీటింగ్ కూడా వాటర్ బాత్ లో మిల్క్ బాటిల్ మూత మూసి వేయటం వంటిది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కూడా ఫార్మస్యూటికల్స్ లా చిన్న తరహా కెమికల్ ప్రొడక్షన్ కూడా కాబట్టి ఆ ప్రాసెస్ లు బ్యాచ్ ప్రాసెస్ లు ఇందులో కొన్ని కండీషన్స్ తో ఒక నిర్దిష్ట యూనిట్లో కొంత మొత్తంలో కెమికల్స్ ప్రాసెస్ చేయబడతాయి అలాంటప్పుడు ప్రాసెస్ లకు కంటిన్యూయస్ గా సప్లై చేయబడిన అమౌంట్ ఉండదు బ్యాచ్ సిస్టం లో ఆ ఆపరేషన్స్ కాబట్టి బ్యాచ్ ప్రాసెస్ సాధారణంగా సబ్స్టెన్స్ ఆపరేషన్ సైకిల్ యొక్క బిగినింగ్ మరియు ఎండింగ్ లో మాత్రమే ప్రాసెసింగ్ యూనిట్ లోకి ప్రవేశించాలి అని చెప్పగలము

అయితే కంటిన్యూయస్ ప్రాసెస్ ఇది స్ట్రీమ్స్ యొక్క కంటిన్యూయస్ ఫ్లో ని కలిగి ఉంటుంది ఇన్లెట్ మరియు అవుట్లెట్ పొజిషన్ వంటివి నైట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ లిక్విడ్ ని కాన్స్టాంట్ రేట్ తో డిస్టిలేషన్ కాలమ్లోకి పంపి కాలమ్ టాప్ మరియు బాటమ్ నుండి ప్రొడక్ట్ డిస్టెన్స్ ని రిమూవ్ చేస్తుందని మీరు చెప్పవచ్చు డిస్టిలేషన్ ప్రాసెస్ లో ఫుల్ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ని కంటిన్యూయస్ ప్రాసెస్ అని కొన్నిసార్లు మీరు చూస్తారు అలాంటప్పుడు కంటిన్యూయస్ గా ఈ ఇన్లెట్ మరియు అవుట్లెట్ అక్కడ ఒక నిర్దిష్ట ప్రాసెస్ యూనిట్ లో ఉంటుంది ఓస్వాల్డ్Oswald's యొక్క ప్రాసెస్ ద్వారా నైట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ వంటి ఉదాహరణలు ఇవ్వబడినట్లుగా ఇన్లెట్ మరియు అవుట్లెట్ వద్ద ఉన్న స్ట్రీమ్స్ ఇక్కడ ఒక నిర్దిష్ట రేటుతో ఫ్లో అవుతాయి ఇక్కడ అమ్మోనియా మరియు ఆక్సిజన్ ఒక నిర్దిష్ట రేటుకు మిక్చర్ ద్వారా చిన్న బార్ చుట్టూ 700 నుండి 800 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉండే రియాక్టర్ల కు పంపబడతాయి కాబట్టి ఇక్కడ కంటిన్యూయస్ గా అమ్మోనియా మరియు ఆక్సిజన్ సప్లై చేయబడతాయి అయితే అవుట్లెట్లో నైట్రిక్ యాసిడ్ ఒక నిర్దిష్ట రేటుతో ప్రొడ్యూస్ అవుతుందని మీరు చెప్పగలరు కాబట్టి దీనిని కంటిన్యూయస్ ఆపరేషన్ అని పిలుస్తారు ఇక్కడ ఇన్లెట్ మరియు అవుట్లెట్ స్ట్రీమ్స్ రెండింటిలోనూ ఈ కెమికల్స్ ఒక నిర్దిష్ట రేటుతో ఫ్లో అవుతాయి అని మీరు చెప్పవచ్చు ఇప్పుడు ఆ సెమీ బ్యాచ్ ప్రాసెస్ లు ఏమిటి కొన్ని ప్రాసెస్ లు జరుగుతున్నపుడు ఇది కూడా ఇంపార్టెంట్ మేటర్ ఇక్కడ మీరు ఆ ప్రాసెస్ ను ఒక బ్యాచ్ ఇన్పుట్తో చూస్తారు కాని అక్కడ అవుట్పుట్ బైపాస్ అవుతుంది కాబట్టి ఇది కంటిన్యూయస్ బ్యాచ్ ప్రాసెస్ కాకపోవచ్చు రియాక్టర్లోని అవుట్పుట్ లేదా అవుట్లెట్ నుండి కొంత అమౌంట్ ని కంటిన్యూయస్ గా బయటకు తీస్తారు మరియు ఈ ప్రాసెస్ సెమీ బ్యాచ్ ప్రాసెస్ గా పరిగణించబడుతుంది మీకు ఒక ఉదాహరణ లాగా కంటిన్యూయస్ గా బీకర్ ఒక నిర్దిష్ట రేటుతో వాటర్ తో నిండినట్లు మీరు చూస్తారు అవుట్లెట్ నుండి బయటకు తీసే లిక్విడ్ లేదు మరియు స్లో గా డ్రయినింగ్ జరుగుతుంది హీట్ చేసేటప్పుడు మీ బాత్ కి మీరు గ్రీజర్ ఉపయోగిస్తున్నారు అనుకుందాం గ్రీజర్ లో లిక్విడ్ యొక్క ఒక నిర్దిష్ట బ్యాచ్ వేడి చేయబడుతుందని మీరు చూస్తారు అప్పుడు హాట్ వాటర్ ని అక్కడ నుండి కొన్ని రేట్లతో ఉపయోగిస్తారు కాబట్టి ఇది సెమీ బ్యాచ్ ప్రాసెస్ ఒక ట్యాంక్లోని లిక్విడ్స్ కు స్లో గా బ్లెండ్స్ను మీరు చూస్తారు ఒక బ్యాచ్ వారీగా ఒక ట్యాంక్లో రెండు లిక్విడ్స్ సప్లై చేయబడతాయని మీరు చూస్తారు మరియు మీరు ఈ రెండు లిక్విడ్స్ ను బ్లెండింగ్ లేదా మిక్సింగ్ జరుగుతుంది ఆపై ఈ లిక్విడ్ మిక్చర్ ని ట్యాంక్ నుండి కంటిన్యూయస్ గా బయటకు తీయాలి అలాగేఇక్కడ ఒక ఉదాహరణ ఒక బెలూన్ అది గాలితో నిండినప్పుడల్లా మీరు చూడవచ్చు ఇది సెమీ బ్యాచ్ ప్రాసెస్ అవుతుంది ఈ సందర్భంలో లేట్ ఒక నిర్దిష్ట రేటు తో ఉంటుంది అయితే దాని కోసం ఎటువంటి అవుట్లెట్ ఉండదు కాబట్టి బెలూన్ గాలితో నిండినప్పుడల్లా గ్యాస్ ఒక నిర్దిష్ట రేటు తో నిండి ఉంటుంది ఎయిర్ బెలూన్ నుండి బయటకు రాదు కాబట్టి అందుకే దీనిని సెమీ బ్యాచ్ ప్రాసెస్ గా పరిగణిస్తారు వాషింగ్ మెషీన్ లో కూడా సెమీ బ్యాచ్ ప్రాసెస్ అని మీరు చూస్తారు ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కూడా బ్యాచ్తో లోడ్ అవుతుంది ఏది కంటిన్యూయస్ గా కార్బన్ డయాక్సైడ్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఏది కంటిన్యూయస్ గా రిమూవ్ చేయాలి కాబట్టి ఇవి సెమీ బ్యాచ్ ప్రాసెస్ కు ఉదాహరణలు ఇప్పుడు ప్రాసెస్ లు బ్యాచ్ పైన ఆధారపడి క్లాసిఫై అవుతాయి టైమ్ తో ప్రాసెస్ యొక్క వేరియేషన్ మరియు అక్కడ ప్రత్యేక కోఆర్డినేట్లకు సంబంధించి మీ యొక్క కాన్సంట్రేషన్ కాబట్టి టైమ్ తో మరియు ప్రత్యేక కోఆర్డినేట్లతో మార్చబడినప్పుడు ప్రాసెస్ అనేది వయబుల్ కాబట్టి దీని ఆధారంగా మనం ప్రాసెస్ లను స్టెడీ స్టేట్ ప్రాసెస్ మరియు ట్రాన్సియెంట్ ప్రాసెస్ గా క్లాసిఫై చేయవచ్చు కాబట్టి స్టెడీ స్టేట్ ప్రాసెస్ అంటే ఇక్కడ టెంపరేచర్ ప్రెజర్ వాల్యూమ్ ఫ్లోరైడ్ మొదలైన ప్రాసెస్ వేరియబుల్స్ ఉంటాయి టైమ్ తో మారదు కాబట్టి దీనిని స్టెడీ స్టేట్ ప్రాసెస్ గా రిప్రజెంట్ చేస్తారు అన్ స్టెడీ స్టెడీ స్టేట్ లేదా ట్రాన్సియెంట్ ప్రాసెస్ లో ప్రాసెస్ వేరియబుల్స్ టెంపరేచర్ ప్రెజర్ వాల్యూమ్ఫ్లో వంటివి టైమ్ తో మారుతాయి ఉదాహరణకు బ్యాచ్ మరియు సెమీ బ్యాచ్ ప్రాసెస్ లు నేచురల్ ట్రాన్సియెంట్ ప్రాసెస్ ద్వారా ఉంటాయి అయితే కంటిన్యూయస్ ప్రాసెస్ ట్రాన్సియెంట్ గా ఉంటుంది లేదా అక్కడ స్టెడీ స్టేట్ ప్రాసెస్ లో ఉంటుంది ఈ ప్రాసెస్ యొక్క మరొక ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ను లామెడ్ ప్రాసెస్ అని పిలుస్తారు ఇక్కడ ప్రాసెస్ వేరియబుల్స్ టైమ్ తో మారుతాయి కానీ స్పెషల్ కోఆర్డినేట్లు కాదు x y z లేదా స్పెషల్ కోఆర్డినేట్స్ వంటివి ఆ సందర్భంలో ప్రాసెస్ ఈక్వేషన్స్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడతాయి మరియు చాలా ప్రాసెస్ లో డైనమిక్ ఈక్వేషన్స్ కాంపాక్ట్ ను లంప్ చేయడం ద్వారా సింపుల్ ఈక్వేషన్స్ ను కలిగి ఉంటాయి కొన్ని సందర్భాలు ఇక్కడ సింగిల్ రెసిస్టన్స్ లోకి వస్తాయి కొన్ని ప్రాసెస్ వేరియబుల్స్ pi అని మనము కన్సిడర్ చేస్తే అది టైమ్ తో పాటు మారుతుంది మరియు తరువాత ప్రాసెస్ వేరియబుల్స్ లోని ఈ చేంజ్ ఆ వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ అవుతుంది ఇక్కడ ఈ కాన్సిగ్నషన్ టైమ్ తో మారితే అది కొంత కాన్సన్ట్రేషన్ యొక్క ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ ప్రాసెస్ డైనమిక్ ఈక్వేషన్స్ ను లంపింగ్ లేదా కాంపాక్ట్ ద్వారా సింపుల్ ఈక్వేషన్స్ గా మారుస్తుందని మనము చెప్పగలం అన్ని రెసిస్టన్స్ అక్కడ ఒకే రెసిస్టన్స్ గా ఉంటాయి ఉదాహరణలు బ్యాచ్ రియాక్టర్లో ని బ్యాచ్ రియాక్షన్లో ని రియాక్షన్ ఇక్కడ ఉందని చెప్పగలను ఇక్కడ బ్యాచ్ రియాక్టర్ కెమికల్స్ యొక్క N మోల్ రియాక్షన్ లో పాల్గొంటుందని అనుకుందాం కాబట్టి కెమికల్ యొక్క మోలార్ చేంజ్ అనేది రియాక్షన్ రేటు రియాక్షన్ రేటు r గా రిప్రజెంట్ చేస్తారు దీనిని యూనిట్ టైమ్ కియూనిట్ వాల్యూమ్ కి మోలార్ చేంజ్ అంటారు మరియు ఇది కెమికల్ యొక్క మోలార్ చేంజ్ ఆ వాల్యూమ్ లోని టైమ్ ని రియాక్షన్ రేటు అంటారు మరియు టైమ్ dN గా పరిగణించబడుతుంది ఇది r dt కి సమానంగా ఉంటుంది కాబట్టి కెమికల్ రియాక్షన్ రేటు లోని ఈ మోలార్ చేంజెస్ ని ఇలా పరిగణించవచ్చు dN rVdt దీనిని ఈ dN dt వంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఉంచవచ్చు అది ఇక్కడ rV కి సమానం అవుతుంది dNdt rV కాబట్టి బ్యాచ్ రియాక్టర్ యొక్క వాల్యూమ్ కాన్స్టాంట్ గా ఉంటే దానిని మనం cN V కి సమానంగా రిప్రెజెంట్ చేయవచ్చు మరియు తరువాత ఈ ఈక్వేషన్ r ను సమానం చేసే dc dT లాగా అవుతుంది dcdt r కాబట్టి ఇక్కడ ఈ స్లైడ్లో బ్యాచ్ రియాక్టర్లో ఒక రియాక్షన్ జరుగుతూ ఉంది మరియు మనము కెమికల్ యొక్క మోల్స్ ను N నెంబర్ గా కన్సిడర్ చేస్తే మరియు రియాక్షన్ ద్వారా కెమికల్ యొక్క మోలార్ చేంజ్ dN గా పరిగణించబడుతుంది అది r dt లోకి మారుతుంది ఇక్కడ r ను యూనిట్ టైమ్ కి యూనిట్ వాల్యూమ్ కోసం మోలార్ చేంజ్ అంటారు మరియు దీనిని ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఉంచవచ్చు మీరు ఈ బ్యాచ్ రియాక్టర్ యొక్క వాల్యూమ్ ని కాన్స్టాంట్ గా ఉంచితే ఇక్కడ dn dt అనేది RV కి సమానం అప్పుడు మనము ఈ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ ను N v గా డిఫైన్ చేయగలము మరియు తరువాత ఈక్వేషన్ dc dt r కు సమానంగా ఉంటుంది కాబట్టి లంప్ ప్రాసెస్ కు ఇది ఒక ఉదాహరణ మరొక ప్రాసెస్ దీనిని డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెస్ లు అంటారు ఇక్కడ ప్రాసెస్ వేరియబుల్స్ టైమ్ మరియు స్పెషల్ కోఆర్డినేట్ల తో మారుతాయి కాబట్టి ఇక్కడ వేరియబుల్స్ టైమ్ మరియు పొజిషన్ తో మారుతూ ఉంటాయి అక్కడ ప్రాసెస్ ఈక్వేషన్స్ సాధారణంగా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడతాయి ఎందుకంటే ఇక్కడ వేరియబుల్స్ టైమ్ మరియు కో ఆర్డినేట్స్ రెండింటిని చేంజ్ చేస్తాయి కాబట్టి ఈ సందర్భంలోఫ్లో పైప్ లోని సాలిడ్ ఫ్లో లోని హీట్ కండక్షన్ వలె ప్యాక్ చేసిన కాలమ్ ట్యూబులర్ రియాక్టర్ వలె డయలైజర్ లో కూడా అన్ని రెసిస్టెన్సుస్ సిస్టమ్ అంతటా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి కాబట్టి ఆ ప్రాసెస్ లు అన్నీ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెస్ గా పరిగణించబడతాయి ఆ సందర్భంలో సాలీడ్స్ లో హీట్ కండెక్షన్ కనిపిస్తుంది అంటే హీట్ టెంపరేచర్ టైమ్ మరియు సాలీడ్స్ కి సంబంధించి చేంజ్ అవుతుంది లేదా సాలిడ్ యొక్క స్పెషల్ కోఆర్డినెట్స్స్ s y z పొజిషన్ పైపుల లో కూడా ఫ్లో ఉంటుంది దానిని ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ అని చెప్పవచ్చు ఈ వెలాసిటీ y ఆక్సిస్ కి సంబంధించి మారవచ్చు z ఆక్సిస్ కి సంబంధించి మారవచ్చు మరియు టైమ్ కి సంబంధించి కూడా మారవచ్చు అలాగే వెలాసిటీ టైమ్ తో చేంజ్ ఐనపుడల్లా దానిని యాక్సిలరేషన్ మరియు వెలాసిటీ పొజిషన్ తో చేంజ్ ఐనపుడల్లా దానిని డెసెలేరేషన్ అని కూడా అంటారు అప్పుడు దీనిని వెలాసిటీ గ్రేడియంట్ అని అంటారు ఒక ఉదాహరణ సాలీడ్స్ లో హీట్ కండక్షన్ అని చెప్పవచ్చు సాలిడ్ లోని హీట్ కండెక్షన్ యొక్క ఈక్వేషన్ ని డిరైవ్ చేద్దాం తద్వారా మనకు ఈ టెంపరేచర్ యొక్క వేరియేషన్ టైమ్ మరియు స్పెషల్ కోఆర్డినేట్స్ x y or z తో ఉంటుంది ఇప్పుడు ఫేజ్ కాంటాక్ట్ ఆధారంగా పొందగలిగే ప్రాసెస్ లు ఏమిటి సాధారణంగా ఇది ఒక మల్టీ ఫేజ్ ప్రాసెస్ ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఫేజ్స్ ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతాయి అందుకే దీనిని మల్టీ ఫేజ్ ప్రాసెస్ అని పిలుస్తారు మరియు డిఫరెంట్ టైప్స్ మల్టీ ఫేజ్ ప్రాసెస్లు ఉన్నాయి టు ఫేజ్ ప్రాసెస్ త్రీ ఫేజ్ ప్రాసెస్మరియు ఫోర్ ఫేజ్ ప్రాసెస్ లు కూడా ఉన్నాయి ఇప్పుడు టు ఫేజ్ ప్రాసెస్ అనేది మల్టీ ఫేజ్ ప్రాసెస్ లో కామన్ క్లాస్ మరియు ఇది గ్యాస్ గ్యాస్ లిక్విడ్ ఆపరేషన్ వంటి వాటిని కలిగి ఉంటుంది సోడియం హైడ్రాక్సైడ్లో కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ను అబ్సర్బ్ చేయాలనుకుంటే దానిని గ్యాస్ లిక్విడ్ ప్రాసెస్ అని పిలుస్తారు ఇక్కడ గ్యాసెస్ మిక్చర్ నుండి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ లిక్విడ్ ఫేజెస్ కు ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది కాబట్టి దీనిని గ్యాస్ మరియు లిక్విడ్ మధ్య మాస్ ట్రాన్స్ఫర్ అంటారు లేదా కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ను లిక్విడ్ ఫేజెస్ కు ఫీజికల్ సెపరేషన్ అని చెప్పవచ్చు కెమికల్ మరియు ఫిజికల్ కెమికల్ లో కూడా ఇది ఉంది ఎందుకంటే ఇక్కడ లిక్విడ్ లో ని కెమికల్ రియాక్షన్ ద్వారా గ్యాస్ అబ్జార్బ్ చేయబడుతుంది కాబట్టి గ్యాస్ లిక్విడ్ ఆపరేషన్ కూడా గ్యాస్ సాలిడ్ కొన్నిసార్లు గ్యాస్ను సాలిడ్ గా అబ్సోర్బ్ చేస్తుంది కనుక దీనిని గ్యాస్ సాలిడ్ ఆపరేషన్ అంటారు ఆ సందర్భంలో కోల్ యొక్క గ్యాసిఫికేషన్ కోసం కాష్ మరియు సాలిడ్ పార్టికల్స్ ఉండాలని మీరు చూస్తారు కాబట్టి దీనిని ఫేజ్ ప్రాసెస్ అని పిలుస్తారు లిక్విడ్ లిక్విడ్ కూడా ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఒక లిక్విడ్ లో కలిపిన ఒక కంపోనెంట్ ఆ లిక్విడ్ నుండి మరొక అన్ మిక్సబుల్ లిక్విడ్ లోకి ఎక్స్ట్రాక్ట్ చేయబడుతుంది అనుకుందాం కాబట్టి దీనిని లిక్విడ్ లిక్విడ్ ఆపరేషన్స్ లిక్విడ్ గ్యాస్ అని కూడా అంటారు కొన్నిసార్లు అబ్సోర్ప్షన్ మరియు డిసోర్ప్షన్ ప్రయోజనాల కోసం కొంత లిక్విడ్ స్పేస్ లో కంటిన్యూయస్ గ్యాస్ గా స్ప్రెడ్ అవుతున్నట్లు మనము చూస్తాము కాబట్టి మీరు గ్యాస్ మరియు లిక్విడ్స్ మధ్య ఎక్కువ కాంటాక్ట్ ఏరియా పొందవచ్చు మరియు అక్కడ కెమికల్ ప్రాసెస్ కు ఎక్కువ అబ్సోర్ప్షన్ మరియు డిసోర్ప్షన్ లేదా ఎఫిషియన్సీ ఉంటుంది మరియు లిక్విడ్ సాలిడ్ ఆపరేషన్స్ కూడా వీటిని టు ఫేజ్ ప్రాసెస్ అంటారు వివిధ ఇంజనీరింగ్ ప్రోబ్లెంస్ అనేవి త్రీ ఫేజ్ ప్రాసెస్ లు వాస్తవానికి ఇవి ఫిజికల్ మరియు కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లను కలిగి ఉంటాయి సింథసిస్ గ్యాస్ నుండి స్లర్రీ బబుల్ కాలమ్ రియాక్టర్ లో డిఫరెంట్ టైప్స్ హైడ్రోకార్బన్లు ప్రొడ్యూస్ అవుతాయని మీరు చూస్తారు అక్కడ రియాక్టర్లో గ్యాస్ లిక్విడ్ మరియు సాలిడ్ ఫేజెస్ ఉంటాయి కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ గ్యాసెస్ వంటివి క్యాటలిస్ట్ పార్టికల్ తో కాంటాక్ట్ కలిగి ఉంటాయి మరియు ఆ కాంటాక్ట్ నుండి కాస్టిల్ లిక్విడ్ క్యాటలిస్ట్ పార్టికల్ సమక్షంలో ఒక నిర్దిష్ట టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద వస్తుంది ఇది అక్కడ వివిధ రకాల హైడ్రోకార్బన్లుగా మార్చబడుతుందని మీరు చూస్తారు మరియు దీనిని గ్యాస్ లిక్విడ్ సాలిడ్ అంటారు మరియు ఈ గ్యాస్ లిక్విడ్ సాలిడ్ఆపరేషన్ ని కొన్నిసార్లు దీనిని ఫిషర్ ట్రోప్ష్ సింథసిస్ అని పిలుస్తారు కాబట్టి దీనిని సింథసిస్ గ్యాస్ నుండి హైడ్రోకార్బన్ ప్రొడక్షన్ అంటారు మరియు గ్యాస్ లిక్విడ్ లిక్విడ్ ఆపరేషన్ అని పిలుస్తారు కొన్నిసార్లు మనము కొన్ని కెమికల్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్ ను చూస్తాము ఇక్కడ గ్యాస్ అడిషన్ ద్వారా ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది ఇక్కడ ఎక్కువ టర్బ్యులెన్సు క్రియేట్ అవుతుంది ఇంకా ఎక్కువ ఇంటర్ ఫేషియల్ ఏరియా ప్రొడ్యూస్ అవుతుంది మరియు లిక్విడ్ లో మరొక లిక్విడ్ కి ఎంహన్సమెంట్ మాస్ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఇప్పుడు లీచింగ్ ఆపరేషన్ల వంటి సాలిడ్ లిక్విడ్ లిక్విడ్ ఆపరేషన్స్ కూడా మీరు చూస్తారు కన్టామినేటెడ్ కంపోనెంట్ ని మరొక లిక్విడ్ నుండి తీయడానికి కొన్ని సాలిడ్ పార్టికల్స్ ను ఉపయోగించాలి కాబట్టి ఇది త్రీ ఫేజ్ ఆపరేషన్స్ మరియు అక్కడ ఫోర్ ఫేజ్ ప్రాసెస్ గా ఆయిల్ వాటర్ గ్యాస్ సాలిడ్ మిక్చర్ యొక్క ఫోర్ ఫేజ్ ఫ్లో దీనిని కాంప్లెక్స్ మల్టీ ఫేజ్ ఫ్లో అని మీరు చెప్పవచ్చు ఉదాహరణకు ఫ్రీజ్ డీశాలినేషన్ ప్రాసెస్ బ్యూటేన్ లిక్విడ్ ని సెలైన్ వాటర్ లో కలిపినప్పుడు అది ఐస్ స్కేట్లు ఏర్పరుస్తుంది ఈ సందర్భంలో సిస్టమ్ బ్యూటేన్ లిక్విడ్ వాటర్ ఐస్ మరియు బ్యూటేన్ వేపర్ యొక్క మిక్చర్ ఇప్పుడు మనం డివైడ్ చేయవచ్చు లేదా మల్టిపుల్ కాంటాక్ట్ ఆధారంగా కెమికల్ ప్రాసెస్ లను రెఫెర్ చేయవచ్చు ఇక్కడ లిక్విడ్ లిక్విడ్ అనేది ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ లిక్విడ్ సాలిడ్ అనేది క్రిస్టలైజేషన్ లిక్విడ్ వేపర్ అనేది డిస్టిలేషన్ ప్రాసెస్ లిక్విడ్ గ్యాస్liquid -gas అనేది అబ్సోర్ప్షన్ గ్యాస్ సాలిడ్ అనేది ఫ్లూయిడైజేషన్ సాలిడ్ వేపర్ దీనిని సబ్లిమేషన్ లేదా అడసోర్ప్షన్ ప్రాసెస్ అని పిలుస్తారు సాలిడ్ సాలిడ్ ని సాలిడ్ డిఫ్యూషన్ గా పిలుస్తారు గ్యాస్ గ్యాస్ సిస్టమ్ గ్యాస్ డిఫ్యూజన్ లేదా థర్మల్ డిఫ్యూజన్ అని సాలిడ్ లిక్విడ్ సాలిడ్ కు లీచింగ్ వంటివి సాలిడ్ లిక్విడ్ వేపర్ ని అబ్సోర్ప్షన్ అని పిలుస్తారు గ్యాస్ లిక్విడ్ సాలిడ్ ఫ్లోటేషన్ ఫ్లూయిడైజేషన్ అని పిలుస్తారు కాబట్టి ఇవి మల్టీపుల్ కాంటాక్ట్స్ ఆధారంగా వివిధ కెమికల్ ప్రాసెస్ లు ఇప్పుడు ప్రాసెస్ లో మెటీరియల్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కొన్నిసార్లు ప్రాసెస్ లు మెటీరియల్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఆధారంగా క్లాసిఫై చేయవచ్చు ఎందుకంటే కొన్ని మెటీరియల్స్ ఇండస్ట్రీ లో ఒక పాయింట్ నుండి మరొక పాయింట్ కు కన్వెర్ట్ అవుతాయి అలాంటప్పుడు కొన్ని ఎక్విప్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఛాయస్ ఎక్విప్మెంట్ వలె ఉపయోగించబడుతున్నాయి ఇది అవసరమైన కెపాసిటీ షేప్ పై ఆధారపడి ఉంటుంది దీని ద్వారా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయవలసిన డిస్టెన్స్ యొక్క సైజ్ పంప్ కంప్రెసర్ హ్యూమన్ హ్యాండ్ బ్లోవర్ పైపింగ్ సిస్టమ్స్ వంటివి మెటీరియల్స్ ఒక పాయింట్ నుండి మరొకదానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇండస్ట్రీ లో ఉపయోగించబడతాయి సైజ్ రిడక్షన్ తో కూడిన ప్రాసెస్ అనేక యూనిట్ ఆపరేషన్ల మాదిరిగా కెమికల్ ప్రాసెస్ చేయడానికి ముందు మెటీరియల్ సైజ్ రిడక్షన్ కు లోబడి ఉంటుంది ఉదాహరణకు కెమికల్ ప్రాసెసింగ్కు ముందు మరియు సిమెంట్ ఇండస్ట్రీ లో ఓర్స్ సైజ్ ని తగ్గించే కోర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లలో లైమ్ అల్యూమినా మరియు సిలికా క్యాల్సినేషన్ కు ముందు వాటి సైజ్ తగ్గినట్లు మీరు చూస్తారు ఫుడ్ ప్రాసెసింగ్లో మినీ ఫుడ్ ప్రొడక్ట్స్ సైజ్ తగ్గింపుకు లోబడి ఉంటాయి క్యాటలిటిక్ రిడక్షన్ రియాక్షన్ యొక్క డిస్ఇంటెగ్రేషన్ ఉపయోగించే క్యాటలిస్ట్ యొక్క సైజు ని తగ్గించడం ద్వారా జరుగుతుంది ఫైన్ పౌడర్ ద్వారా కెమికల్ ప్రాసెసింగ్ బెడ్ రియాక్టర్లో ఫ్లూయిడైజ్ అవుతుంది అల్యూమినియం ప్రొడక్షన్ ప్రాసెస్ లో కూడా సైజు తగ్గించే ప్రాసెస్ ఇవి మా డైజెస్టర్ల లో హాట్ కాస్టిక్ సోడా యొక్క సొల్యూషన్ లో బాక్సైట్ సైజు తగ్గుతుంది కాబట్టి సైజ్ తగ్గింపుతో రిలేషన్ ఉన్న ప్రాసెస్ యొక్క వివిధ ఉదాహరణలు ఇవి సైజ్ రిడక్షన్ ఆధారంగా క్రషింగ్ ప్రాసెస్ ఒక ముఖ్యమైన ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ బేసిక్ ప్రిన్సిపుల్స్ ఈ సందర్భంలో తదుపరి ప్రాసెసింగ్ కోసం మెకానికల్ మార్గాల ద్వారా కావలసిన సైజ్ లో మెటీరియల్ ని బ్రేక్ చేసే ప్రాసెస్ ప్రైమరీ సెకండరీ లేదా రీసైకిల్ మెటీరియల్స్ అంటారు ఈ సందర్భంలో క్రషింగ్ కోసం కొన్ని ఎక్విప్మెంట్స్ ను జా క్రషర్ కోన్ క్రషర్ అని పిలుస్తారు మరియు ఇంపాక్ట్ టైప్ క్రషర్ కూడా కమర్షియల్ గా లభిస్తాయిఈ క్రషింగ్ ప్రాసెస్ లో బార్ బ్లో క్రషర్ లేదా వర్టికల్ షాఫ్ట్ ఇంపాక్టర్లు వంటివి ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అక్కడ సైజ్ ని రెడ్యూస్ చేయడానికి మరొక ప్రాసెస్ గ్రైండింగ్ కాబట్టి ఇది సర్ఫేస్ జనరేషన్ ప్రాసెస్ ఇక్కడ అబ్రాసీవ్ మెటల్స్ మరియు ఇతర మెటీరియల్స్ తో తయారు చేయబడిన కంపోనెంట్స్ ను షేప్ చేయడానికి మరియు ఫినిష్ చేయడానికి ఉపయోగించబడుతుందని మీరు చూస్తారు గ్రైండింగ్ కంపోనెంట్స్ మాదిరిగా బెల్ట్ గ్రైండర్ సీలిండ్రికల్ గ్రైండర్ సర్ఫేస్ గ్రైండర్ బుహ్ర్ స్టోన్ మిల్లు టవర్ మిల్లు గ్యాప్ మిల్లు బ్లేడ్ మిల్లు గేర్ మిల్లు కూడా బాల్ మిల్ రాడ్ మిల్లు ఇవి కొన్ని బేసిక్ ఎక్విప్మెంట్ వీటి లో గ్రైండింగ్ ప్రాసెస్ చేయవచ్చు మరియు మైనింగ్ ఇండస్ట్రీ లో ఇవి ప్రాథమికంగా బెనెఫిసియేషన్ కోసం మరియు ఓర్స్ నుండి మినరల్స్ ను సెపరేట్ చేయడం కోసం ఫ్లూయిడైజ్ ఆపరేషన్ లో కూడాఅక్కడ ఫ్లూయిడిజ్డ్ బెడ్ లో కెమికల్ రియాక్షన్స్ కు క్యాటలిస్ట్ పార్టికల్స్ ఉపయోగించబడుతున్నప్పుడు ఆ క్యాటలిస్ట్ పార్టికల్స్ సైజ్ ముఖ్యమైనది అలాంటప్పుడు గ్రైండింగ్ ప్రాసెస్ ద్వారా క్యాటలిస్ట్ పార్టికల్స్ చాలా ఫైన్ క్యాటలిస్ట్ పార్టికల్స్ గా మార్చబడతాయి ఇప్పుడు మరొక ముఖ్యమైన ప్రాసెస్ దీనిని ఒక రకమైన మెకానికల్ సెపరేషన్ అంటారు ఈ సందర్భంలో సాలిడ్ సాలిడ్ సెపరేషన్ ప్రాసెస్ ప్రధానంగా సాలిడ్ షేప్ లేదా సైజ్ ఆధారంగా జరుగుతుంది మరియు సాలిడ్ లిక్విడ్ సెపరేషన్ ఆ సందర్భంలో ప్రెజర్ గ్రేడియంట్ పై డెన్సిటీ డిఫరెన్స్ యొక్క డ్రైవింగ్ ఫోర్స్ ఆధారంగా జరుగుతుంది స్లైడ్లో చూపినట్లుగా ఫేజ్ కాంటాక్ట్ ఆధారంగా మెకానికల్ సెపరేషన్ ప్రాసెస్ లో రెండు రకాలు ఉన్నాయి ఆ సందర్భంలో సాలిడ్ సాలిడ్ సెపరేషన్ వంటి ప్రాసెస్ సైజ్ లేదా షేప్ ఆధారంగా మరియు సాలిడ్ లిక్విడ్ సెపరేషన్ ఆ సందర్భంలో డెన్సిటీ డిఫరెన్స్ మరియు ప్రెజర్ గ్రేడియంట్ యొక్క డ్రైవింగ్ ఫోర్స్ సెపరేషన్ ప్రాసెస్ కు కన్సిడర్ చేయబడుతుంది మరొక ముఖ్యమైన స్క్రీనింగ్ ప్రాసెస్ కూడా మెకానికల్ సెపరేషన్ ప్రాసెస్ లో ఒకటి స్క్రీనింగ్ అనేది స్క్రీన్ ప్లేట్ల ద్వారా షేప్ చేయబడిన పార్టికల్ యొక్క సైజ్ ఆధారంగా సాలిడ్ మెకానికల్ సెపరేషన్ ను రెఫెర్ చేస్తుంది ఉదాహరణకు బయోలాజికల్ ప్రాసెస్ లో కంపోస్ట్ అనేది బయోలాజికల్ డికంపోస్డ్ ఆర్గానిక్ మెటీరియల్ అని మీరు చూడవచ్చు దీనిని ప్రధానంగా ప్లాంట్ న్యూట్రిఎంట్ మరియు సాయిల్ కండీషనర్ గా క్రాప్ పెరుగుదలను స్టిమ్యులేట్ చేసేందుకు ఉపయోగిస్తారు ఈ సందర్భంలో ఈ మెకానికల్ సెపరేషన్ కోసం స్టేషనరీ స్క్రీన్స్ వైబ్రేటింగ్ స్క్రీన్స్ రొటేటింగ్ స్క్రీన్స్ ఉపయోగించబడతాయి ఫిల్టరేషన్ ప్రాసెస్ కూడా ఒక ముఖ్యమైన మెకానికల్ సెపరేషన్ ప్రాసెసస్ లో ఒకటి ఇక్కడ సాలిడ్ లిక్విడ్ మరియు గ్యాస్ సాలిడ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉందని మీరు చూస్తారు ఈ సందర్భంలో ఒక నిర్దిష్ట మీడియం ద్వారా ఫ్లూయిడ్ ని ఫ్లో చేయటం ద్వారా ఫ్లూయిడ్ నుండి సాలిడ్ పార్టికల్స్ ను రిమూవ్ చేయగలదు మరియు ఈ సందర్భంలో ఫ్లూయిడ్ ఫిల్టర్ పై హై ప్రెజర్ వైపు నుండి లో ప్రెజర్ వైపు కు ఫ్లో అవుతుంది స్లైడ్ లో చూపిన విధంగా ఇక్కడ మీరు ఒక మీడియం చూస్తారు దీని ద్వారా అక్కడ ఉన్న ప్రెజర్ డిఫరెన్స్ ఆధారంగా ఫీడ్ పార్టికల్ ని ఒక వైపు నుండి మరొక వైపుకు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి ఈ సందర్భంలో ఫ్లూయిడ్ హై ప్రెజర్ వైపు నుండి ఫ్లో అవుతుంది ఇది లో ప్రెజర్ వైపు కాబట్టి ఈ ఫ్లూయిడ్ హై ప్రెజర్ వైపు నుండి లో ప్రెజర్ వైపు కు ఫ్లో అవుతున్నపుడల్లా గ్రావిటీ వాక్యూమ్ హై ప్రెజర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ వెనుక కొంత మెటీరియల్ ని వదిలివేయడం మీరు చూస్తారు వాటిని కొన్ని సార్లు ఉపయోగిస్తారు లేదా ఫీడ్ స్ట్రీమ్ లోని ఈ అన్వాంటెడ్ మెటీరియల్స్ ను సెపరేట్ చేయడానికి మెంబ్రేన్స్ కూడా ఉపయోగించబడుతున్నాయని మీరు చూస్తారు మరోవైపు దీనిని ఫిల్ట్రేట్గా పరిగణించాలి మరొక వైపు న ఉన్న అన్వాంటెడ్ మెటీరియల్ ని తొలగించడం ద్వారా ఫ్లూయిడ్ ని ఫిల్టర్ చేస్తుంది కాబట్టి ఇది ఫిల్టరేషన్ ప్రాసెస్ యొక్క బేసిక్ ప్రిన్సిపుల్ ఇప్పుడు ఈ సందర్భంలో మీరు వివిధ రకాల ఫిల్టర్లను చూస్తారు మరియు కంటామినంట్స్ ను సెపరేట్ చేయడానికి మెంబ్రేన్స్ ను కూడా ఉపయోగిస్తున్నారు ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా సొల్యూషన్ లో కొన్ని సాలిడ్ పార్టికల్స్ కూడా ఉన్నాయి మరో ముఖ్యమైన ప్రాసెస్ ను డీకాంటేషన్ ప్రాసెస్ అంటారు ఇక్కడ ఈ సందర్భంలో ఒక కంటైనర్ నుండి జాగ్రత్తగా ఒక సొల్యూషన్ ని పోయడం ద్వారా డిఫరెంట్ డెన్సిటీస్ యొక్క మిసిబుల్ లిక్విడ్స్ ను సెపరేట్ చేయడం జరుగుతుంది ఇది ఒరిజినల్ కంటైనర్ బాటమ్ లో ప్రెసిపీటేట్ ను వదిలివేస్తుంది దీనిని ఇన్ సాల్యుబుల్ సాలిడ్ నుండి లిక్విడ్ ని సెపరేట్ చేయటానికి యూజ్ చేస్తారు ఇప్పుడు ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా లిక్విడ్ నుండి మెటీరియల్స్ ను సెపరేట్ చేయడానికి ప్రధానంగా ఉపయోగించే ముఖ్యమైన ఎక్విప్మెంట్ లో డికాంటేషన్ ఒకటి ఉదాహరణకు ఆలివ్ ఆయిల్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ మరియు వాటర్ ఆలివ్ ఆయిల్ ను పొందడానికి డికాంట్ చేయవచ్చు ఈ సందర్భంలో ఈ డికాంటేషన్ ప్రాసెస్ కు డికాంటర్ సెంట్రిఫ్యూజెస్ కామన్ ఎక్విప్మెంట్ మిక్చర్ లోని సాలిడ్ పార్టికల్స్ ను సెపరేట్ చేయడానికి మరొక ముఖ్యమైన ప్రాసెస్ దీనిని సెటిలింగ్ మరియు సెడిమెంటేషన్ అంటారు అయితే ఈ ప్రాసెస్ గ్రావిటీ కారణంగా లేదా సెంట్రిఫ్యూగల్ మోషన్ కారణంగా ఫ్లూయిడ్ నుండి పార్టికల్స్ ను సెపరేట్ చేస్తుంది చాలా అప్లికేషన్స్ మదర్ లిక్కర్ మైనింగ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ బయోలాజికల్ సైన్స్ నుండి క్రిస్టల్స్ సెట్టింగ్ చేయటం సెట్టింగ్ మరియు సెడిమెంటేషన్ ఈ ఆపరేషన్ కు కొన్ని ఉదాహరణలు థిక్నింగ్ మరియు క్లాసిఫికేషన్స్ లిక్విడ్ లో సస్పెండ్ చేయబడిన సాలిడ్ పార్టికల్స్ యొక్క గ్రావిటేషనల్ సెట్లింగ్ అయితే క్లాసిఫికేషన్స్ అనేవి సాలిడ్ పార్టికల్స్ యొక్క ఫ్రాక్షన్స్ మరియు వాటి ఫ్లో రేట్ల ఆధారంగా లేదా ఫ్లూయిడ్స్ ద్వారా సెట్లింగ్ అవుతాయి ఈ సందర్భంలో గ్రావిటీ సెట్లర్స్ మరియు సెంట్రిఫ్యూజ్ ఈ సెట్లింగ్ మరియు సెడిమెంటేషన్ థిక్నింగ్ మరియు క్లాసిఫికేషన్ ప్రాసెస్ కోసం కూడా ఉపయోగించబడుతున్నాయి ఫ్లోటేషన్ ప్రాసెస్ ముఖ్యమైన కెమికల్ ప్రాసెస్ లలో ఒకటి ఇక్కడ మీరు ఓర్స్ నుండి ఫైన్ పార్టికల్స్ ను సెపరేట్ చేయవచ్చు లేదా ఈ ఫ్లోటేషన్ ప్రాసెస్ ద్వారా వాల్యుబుల్ మెటీరియల్స్ ను సెపరేట్ చేయడానికి మీరు ఓర్స్ లో ప్రయోజనం పొందవచ్చు ఈ ఫ్లోటేషన్ ప్రాసెస్ ను కూడా అక్కడ డి ఇంకింగ్ ప్రాసెస్ లో ఉపయోగిస్తున్నారు అక్కడ పేపర్ ఇండస్ట్రీ ఆ వేస్ట్ పేపర్ నుండి ఇంకు ను సెపరేట్ చేయడానికి ఫ్లోటేషన్ ప్రాసెస్ ను ఉపయోగిస్తుంది అయినప్పటికీ కొన్ని ఇతర కెమికల్ ప్రాసెస్ లు అక్కడ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ లో కూడా ఈ ఫ్లోటేషన్ ప్రాసెస్ ను మెరిట్ గా ఉపయోగిస్తున్నారు ఇక్కడ ఈ వేరియేషన్ ప్రాసెస్ ల ద్వారా ఫైన్ పార్టికల్స్ సెపరేట్ చేయబడతాయి కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్లో ఇది ముఖ్యమైన ప్రాసెస్ లలో ఒకటి ఈ సందర్భంలో ఫ్లోటేషన్ కాలమ్ యొక్క బాటమ్ పార్ట్ నుండి గ్యాస్ ఇంట్రడ్యూస్ చేయబడిందని మీరు చూస్తారు కాబట్టి సాలిడ్ పార్టికల్స్ కు గ్యాస్ బబుల్స్ యొక్క అడ్హెసిన్ వాటిని బ్యుయంట్గా చేస్తుంది మరియు సెపరేట్ చేయడానికి దారితీస్తుంది ఫ్రొత్ ఫ్లోటేషన్ డిసోల్వ్ ఎయిర్ ఫ్లోటేషన్ ఈ ఫ్లోటేషన్ ప్రాసెస్ జరుగుతున్న ఫ్లోటేషన్ కాలమ్ లేదా ఫ్లోటేషన్ మెషిన్ వంటివి ఎక్కడ ఈ ఫ్లోటేషన్ ప్రాసెస్ జరుగుతోంధో అక్కడ కన్వెన్షనల్ ఫ్లోటేషన్ సెల్Conventional flotation cell దీనిని డెన్వర్ సెల్ అని పిలుస్తారు అజిటైర్ ఫ్లోటేషన్ మెషిన్ ఫ్లోటేషన్ కాలమ్ సెల్ జెమ్సన్ సెల్ కమర్షియల్ గా లభించే ఫ్లోటేషన్ ఎక్విప్మెంట్స్ లాంటిది మరొక ముఖ్యమైన కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ దీనిని అజిటేషన్ మరియు మిక్సింగ్ ప్రాసెస్ అంటారు ఈ సందర్భంలో డిసైరడ్ ప్రాసెస్ ను అచీవ్ చేయడానికి ఫ్లూయిడ్ మిక్చర్ లో ఇన్ హోమోజెనిటి కాన్సంట్రేషన్ ఫేజ్ టెంపరేచర్ రిడక్షన్ ఇది మాస్ పెరుగుదల అండ్ ఆర్ హీట్ ట్రాన్స్ఫర్ రియాక్షన్ రేట్ లేదా ప్రొడ్యూస్ ప్రాపర్టీస్ ను పెంచడం వంటివి కాబట్టి ఈ సందర్భంలో ఫ్లూయిడ్ ఎలెమెంట్స్ ను బాగా మిక్స్ చేయడం వల్ల అజిటేషన్ మరియు మిక్సింగ్ జరుగుతుంది లేదా మీరు చెప్పవచ్చు డిఫరెంట్ ఫేజెస్ యొక్క పర్టిక్యులర్ కూడా అక్కడ రియాక్ట్ అవుతాయి యూనిఫామ్ గా రియాక్టర్ లోపల మార్షల్ ను ఎలా మిక్స్ చేయవచ్చు అందుకే ఈ అజిటేషన్ మిక్సింగ్ ప్రాసెస్ జరిగింది మాస్ ట్రాన్స్ఫర్ మరియు హీట్ ట్రాన్స్ఫర్ ఎంహన్సమెంట్ కోసం ఇది అవసరం అక్కడ రియాక్షన్ రేటు యొక్క ఎంహన్సమెంట్ ఉన్న కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో స్టీర్ర్డ్ ట్యాంక్ మిక్చర్ స్టాటిక్ ఇన్లైన్ మిక్చర్ రొటేటింగ్ హోమోజెనైజర్ వంటి వి ఈ అజిటేషన్ మిక్సింగ్ ప్రాసెస్ కు బేసిక్ ఎక్విప్మెంట్ ఇప్పుడు థర్మో కెమికల్ ప్రాసెస్ ల యొక్క బేసిక్ ఫీచర్స్ ఏమిటి ఇక్కడ కండెన్సషన్ అనేది ఒక సబ్స్టెన్స్ యొక్క స్టేట్ ని డెన్సర్ ఫేజ్ కు మార్చడం లిక్విడ్ కి గ్యాస్ వంటి ప్రాసెస్ ప్రెజర్ ని పెంచడం లేదా హీట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా వేపోర్స్ కండెన్షన్ జరుగుతుంది సాధారణంగా రెండు రకాల మెకానిజమ్స్ డ్రాప్ వైస్ లేదా ఫిల్మ్ టైప్ లో ఈ కండెన్సషన్ జరుగుతుంది కాబట్టి ఈ కండెన్సషన్ సమయంలో ప్రాథమికంగా ఒక సబ్స్టెన్స్ యొక్క స్టేట్ లో చేంజెస్ జరుగుతాయి ఆ సందర్భంలో కండెన్సషన్ విషయంలో ఫ్రీజింగ్ లో ఏది వేపర్ నుండి లిక్విడ్ స్టేట్ కి మూవ్ అవుతుంది ఏది డిపోజిషన్ లో లిక్విడ్ నుండి వేపర్ కి మూవ్ అవుతుంది ఏది వేపర్ నుండి సాలిడ్ స్టేట్ కి మూవ్ అవుతుంది కాబట్టి ఇవి కండెన్సషన్ ప్రాసెస్ ల యొక్క బేసిక్ మెకానిజమ్స్ లేదా థర్మో కెమికల్ ప్రాసెస్ లు అని మీరు చూడవచ్చు కాబట్టి ఎక్విప్మెంట్ మరియు కండెన్సషన్ ను బారో మెట్రిక్ కండెన్సర్ అంటారు షెల్ అండ్ ట్యూబ్ కండెన్సర్ ఒక కమర్షియల్ లెవెల్ ఈ కండెన్సషన్ ప్రాసెస్ కోసం కండెన్సషన్ ఉపయోగించబడుతుంది ఎవపోరేషన్ ప్రాసెసస్ ఒక రకమైన థర్మో కెమికల్ ప్రాసెస్ ఈ కేసు లో సొల్యూషన్ 0 35 బార్ల నుండి 3 బార్ల వరకు లో ప్రెజర్ వద్ద స్టీమ్ ని హీట్ చేయడం ద్వారా సాల్వెంట్ ని బాయిల్ చేయటం ద్వారా కాన్సన్ట్రేట్ చేయబడుతుంది ఈ సందర్భంలో సాల్వెంట్ యొక్క వేపోరైజేషన్ కు అవసరమైన ఎనర్జీ ని ఫినిష్ చేయడానికి హీట్ కి సొల్యూషన్ అప్లై చేయాలి మరియు వేపోరైజేషన్ కోసం ఎక్విప్మెంట్స్ సాధారణంగా లాంగ్ ట్యూబ్ మరియు ఫోర్స్డ్ సర్క్యులేషన్ టైప్ ఎవాపోరేటర్ డ్రైయ్యింగ్ ప్రాసెస్ అనేది కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ యొక్క మరొక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏదైనా రియాక్షన్ లేదా ఇతర ఫీజికల్ సెపరేషన్ లేదా మెకానికల్ ఆపరేషన్ కోసం వెళ్ళే ముందు కొంత డ్రైయ్యింగ్ ఇంపార్టెంట్ రియాక్షన్ తర్వాత వస్తున్న కొన్ని ప్రొడక్ట్స్ కూడా దాని కోఎటెర్నిటీ స్టేట్ కోసం డ్రై గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఇది ఎవపోరేషన్ ద్వారా సాలిడ్ నుండి తక్కువ మొత్తంలో వాటర్ లేదా ఇతర లిక్విడ్ ని రిమూవ్ చేసే ప్రాసెస్ ఎవాపోరేటర్ నుండి బేసిక్ డిఫరెన్స్ ఏమిటంటే సాలిడ్ కి బదులు గా సొల్యూషన్ నుండి వాటర్ ని రిమూవ్ చేయటానికి ఎవాపోరేటర్ ఉపయోగించబడుతుంది మెటీరియల్ మీద ఎయిర్ లేదా ఇతర క్యారియర్ గ్యాస్ ను సర్క్యులేట్ చేయటం ద్వారా బాయిలింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్ వద్ద వాటర్ ని రిమూవ్ చేస్తుంది రోటరీ డ్రైయర్ స్ప్రే డ్రైయర్ ఫ్లాష్ డ్రైయర్ డ్రమ్ డ్రైయర్drum dryer ట్రే ట్రక్ మరియు టన్నెల్ డ్రైయర్ వంటి వి డ్రైయ్యింగ్ యొక్క ఎక్విప్మెంట్స్ ఫ్రీజ్ డ్రైయర్ రేడియో ఫ్రీక్వెన్సీ డ్రైయర్ అని పిలువబడే కొన్ని ఇంటెన్సివ్ ఫ్లూయిడ్ యూనిట్ ఈ డ్రైయ్యింగ్ ప్రాసెస్ కోసం ఉపయోగించబడుతున్నాయి హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది మరొక కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఇది బేసికల్ గా హీట్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్ ఇది రెండు ఫ్లూయిడ్స్ మధ్య హీట్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రాసెస్ చేయబడుతుంది రెండు సాలిడ్ లేదా ఫ్లూయిడ్ మరియు సాలిడ్ టెంపరేచర్ గ్రేడియంట్ లేదా టెంపరేచర్ డిఫరెన్స్ కారణంగా మెటీరియల్ యొక్క సర్ఫేస్ ద్వారా హీట్ ఒక మార్షల్ నుండి మరొకదానికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఇది మెకానిజమ్స్ కన్వెక్షన్ కండక్షన్ మరియు రేడియేషన్ ద్వారా సంభవించవచ్చు కండక్షన్ అంటే ఏమిటి కండక్షన్ బేసికల్ గా డైరెక్ట్ మాలిక్యులర్ కొలిజన్స్ ద్వారా ఒక పొజిషన్ నుండి మరొక పొజిషన్ కి థర్మల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగడం మరియు ఫ్లూయిడ్ మోషన్ ద్వారా కన్వెక్షన్ హీట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది మరియు ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎలక్ట్రిక్ స్పెక్ట్రమ్ యొక్క ఇన్ఫ్రారెడ్ మరియు విజిబుల్ పోర్షన్ లో లైట్ ఫోటాన్ల ద్వారా తీసుకు వెళ్ళే ఎనర్జీ రేడియేషన్ కాబట్టి దీనిని రేడియేషన్radiation అంటారు హీట్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ కోసం సాధారణంగా డబుల్ పై షెల్ మరియు ట్యూబ్ ఎక్స్టెండెడ్ సర్ఫేస్ హీట్ ఎక్స్చేంజ్ సర్వీసెస్ ని కూడా ఉపయోగిస్తారు కూలింగ్ టవర్ కూడా మార్షల్ నుండి హీట్ ని ఇతర లిక్విడ్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి మార్షల్ ని కూల్ చేయడానికి ఇండస్ట్రియల్ గా ఉపయోగిస్తారు హ్యూమిడిఫికేషన్ మరియు డీ హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ లు ఈ సందర్భంలో డ్రై బల్బ్ టెంపరేచర్ ను మార్చకుండా ఎయిర్ కి హ్యూమిడిటీ లేదా వాటర్ వేపర్ లేదా మాయిశ్చర్ కలిపిన చోట ఈ ప్రాసెస్ జరుగుతుంది దీనిని హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అని పిలుస్తారు హ్యూమిడిటీ లేదా వాటర్ వేపర్ లేదా మాయిశ్చర్ ఎయిర్ కాన్స్టాంట్ టెంపరేచర్ నుండి రిమూవ్ చేసే ప్రాసెస్ దీనిని డీ హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ అంటారు కూలింగ్ మరియు హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ కూలింగ్ అప్లికేషన్స్ కోసం సాధారణంగా ఉపయోగించే ఎయిర్ కండిషనింగ్ అప్లికేషన్స్ లో ఒకటి ఈ సందర్భంలో డిఫరెంట్ టైప్స్ హ్యూమిడిఫికేషన్ డైరెక్ట్ మరియు ఇన్ డైరెక్ట్ స్టీమ్ ఇంజెక్షన్ ఎవాపోరేటివ్ అప్ప్రోచెస్ ఎవాపోరేటివ్ అల్ట్రాసోనిక్ ఎయిర్ విషర్ స్ప్రే కాయిల్స్ డెసర్ట్ కూలర్ ఈ ఎయిర్ కండిషన్ ప్రయోజనం కోసం హ్యూమిడిఫికేషన్ మరియు డీ హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ ల ద్వారా ఉపయోగించబడుతున్నాయి కెమికల్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్ లో రెఫ్రిజిరేషన్ అనేది మరొక ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇది ప్రాసెస్ చేయబడుతుంది దీనిలో హీట్ ని ఒక లొకేషన్ నుండి మరొక లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేసే వర్క్ జరుగుతుంది ఈ సందర్భంలో రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్ ఇంపార్టెంట్ ఈ సందర్భంలో రెఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషనింగ్ రెఫ్రిజిరేటింగ్ ఫుడ్ స్టఫ్ఫ్స్ యొక్క ప్రస్తుత అప్లికేషన్ కి ఇది ఎక్కువగా ఉపయోగించబడుతుంది ఆక్సిజన్ నైట్రోజన్ ప్రొపేన్ మరియు మీథేన్ గ్యాస్ ప్యూరిఫికేషన్ పర్పస్ కోసం డిఫరెంట్ గ్యాసెస్ ని లిక్యూఫ్య్ చేయడానికి కూడా రెఫ్రిజిరేషన్ ను ఉపయోగిస్తారు ఇది డ్రై ఐస్ ప్రొడక్షన్ కి ఆర్గానిక్ మరియు ఇన్ ఆర్గానిక్ రియాక్షన్స్ లో రియాక్షన్ రేటును కంట్రోల్ చేయడానికి ఎయిర్ కండిషనింగ్ మొదలైన వాటికి ఉపయోగిస్తున్నారు ఇవి రెఫ్రిజిరేషన్ ప్రాసెస్ కోసం అప్లికేషన్స్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ కోసం క్రిష్టలైజేషన్ కూడా ఒక ముఖ్యమైన యూనిట్ ఆపరేషన్స్ లో ఒకటి అలాంటప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఒక హోమోజినేయస్ సొల్యూషన్ మెల్ట్స్ వేపర్ లేదా వేరే సాలిడ్ ఫేజ్ నుండి సాలిడ్ క్రిస్టల్ ఏర్పడటం ద్వారా జరుగుతుంది దీనిని క్రిష్టలైజేషన్ అంటారు ఆ కేసులో ట్యాంక్ లేదా బ్యాచ్ క్రిష్టలైజర్స్ స్క్రాప్ చేసిన సర్ఫేస్ క్రిష్టలైజర్స్ ఫోర్స్డ్ సర్క్యులేటింగ్ లిక్విడ్ ఎవాపోరేటర్ క్రిష్టలైజర్స్ ఉపయోగించబడుతున్నాయి డిస్టిలేషన్ ప్రాసెస్ అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ యొక్క హార్ట్ ఇది థర్మో కెమికల్ ప్రాసెస్ కూడా ఈ ప్రాసెస్ జనరల్ గా లిక్విడ్ సొల్యూషన్ యొక్క రెండు లేదా అంతకంటే ఎక్కువ లిక్విడ్ కంపోనెంట్స్ ను ప్యూర్ ఫ్రాక్షన్స్ గా సెపరేట్ చేయడానికి ఉపయోగిస్తారు ఇది కంపోనెంట్స్ బాయిలింగ్ పాయింట్ లోని డిఫరెన్స్ లేదా ఇచ్చిన టెంపరేచర్ వద్ద కంపోనెంట్స్ వేపర్ ప్రెజర్ మీద ఆధారపడి ఉంటుంది ఈ ఆపరేషన్ వేపరైజేషన్ మరియు లిక్విడ్ సొల్యూషన్ యొక్క కండెన్సషన్ ను కలిగి ఉంటుంది మోర్ వోలటైల్ కంపోనెంట్ వేపోరైజ్ అవుతుంది మరియు లిక్విడ్ నుండి వేపర్ ఫేజ్ కు వెళుతుంది అయితే లెస్ వోలటైల్ కంపోనెంట్ కండన్సింగ్ జరుగుతుంది కాబట్టి వేపోరైజెషన్ మరియు కండెన్సషన్ మరియు డిస్టిలేషన్ దీని ఆధారంగా జరుగుతుంది మరియు మీరు ఇక్కడ కాలమ్ పైభాగాన్ని చూస్తారు స్లైడ్లో చూపినట్లుగా కాలమ్ ఎగువ నుండి వేపోరైజెషన్ తర్వాత బయటకు వచ్చే ఈ వేపర్ ఒక ప్రొడక్ట్ తో కండన్సింగ్ జరుగుతుందని మీరు చూస్తారు ఆపై అది డిఫరెంట్ కంపోనెంట్స్ గా సెపరేట్ చేయబడుతుంది మరియు బాటమ్ నుండి కూడా హెవీ ప్రొడక్ట్ వస్తుంది ఆపై ఇది బాటమ్ ప్రొడక్ట్ గా పరిగణించబడుతుంది మరియు ఇది అక్కడ డిఫెరెంట్ హైడ్రోకార్బన్ కోసం ప్రాసెస్ ట్యాగింగ్ అవుతుంది కాబట్టి ఇది వాస్తవానికి డిస్టిలేషన్ ప్రాసెస్ డిస్టిలేషన్ ప్రాసెస్ పై మరిన్ని వివరాలు మీరు కెమికల్ ఇంజనీరింగ్ యూనిట్ ఆపరేషన్లలో చదువుతారు అక్కడ ఈ ప్రాసెస్ లన్నీ డీటెయిల్ గా డిస్క్రైబ్ చేయబడతాయి మరియు మీరు అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ గా చేయవలసిన సెపరేట్ కోర్సులు ఉన్నాయి ఇది వాస్తవానికి ఆ ప్రాసెస్ ల గురించి చాలా బ్రీఫ్ గా ఇచ్చిన లెక్చర్లు ఆ టైప్ లేదా క్లాసిఫికేషన్ యూనిట్ ప్రాసెస్ మరియు ఈ విధమైన యూనిట్ ఆపరేషన్ ఆధారంగా డిఫెరెంట్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ల యొక్క ఇంట్రడక్షన్ అబ్సోర్ప్షన్ మరియు డిసోర్ప్షన్ ప్రాసెస్ కెమికల్ ఇంజనీరింగ్లో గ్యాస్ అబ్సోర్ప్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ సెపరేషన్ ప్రాసెసస్ ఇక్కడ గ్యాస్ అబ్సోర్ప్షన్ తప్పనిసరిగా గ్యాస్ పీస్ నుండి లిక్విడ్ ఫేజ్ కు మెటీరియల్స్ ను ట్రాన్స్ఫర్ చేస్తుంది మరియు ఆపోజిట్ గా మీరు దానిని చూడవచ్చు అక్కడ కోర్సు యొక్క డిసోర్ప్షన్ ఉంది దీనిని కొన్నిసార్లు స్ట్రిప్పింగ్ అని కూడా పిలుస్తారు ఈ సందర్భంలో ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రాన్స్ఫర్ అనగా లిక్విడ్ ఫేజ్ నుండి గ్యాసెస్ స్పేస్ కి ప్యాకెడ్ కాలమ్స్ స్ప్రే టవర్లు ట్రే కాలమ్స్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ మరియు బబుల్ కాలమ్స్ గా స్ట్రిప్పర్లో డిఫరెంట్ టైప్స్ అబ్సోర్బర్ మరియు స్ట్రిప్పర్ వంటివి అబ్సోర్ప్షన్ మరియు డిసోర్ప్షన్ పర్పస్ కోసం ఉపయోగించబడుతున్నాయి ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఈ సందర్భంలోసోల్యూట్ ని సెపరేట్ చేసే ప్రాసెస్ ఇది మరొక ఇన్ సాల్యుబుల్ సాల్వెంట్ ద్వారా సొల్యూషన్ నుండి జరుగుతోంది మరియు దీనిని సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు లేదా లిక్విడ్ లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్ డిఫరెంట్ లిక్విడ్స్ లో వాటి డిఫరెంట్ సాల్యుబిలిటీస్ ఆధారంగా సోల్యూట్స్ సెపరేట్ చేయబడతాయి మిక్సర్ సెటిలర్ పల్స్ కాలమ్ గ్రావిటీ కాలమ్స్ మెకానికల్ అజిటేటెడ్ కాలమ్ సెంట్రిఫ్యూగల్ ఎక్స్ట్రాక్టర్లు ఇవి ఈ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కోసం ఉపయోగించబడుతున్న కొన్ని కామన్ ఎక్విప్మెంట్స్ లీచింగ్ ప్రాసెస్ ఈ సందర్భంలో వలె మార్షల్ కెమికల్ గా సూటబుల్ రీ ఏజెంట్ తో ట్రీట్ చేయబడుతుంది ఇది మెటీరియల్ యొక్క యాక్టివ్ కంపోనెంట్ ని డిసోల్వ్ చేస్తుంది ఫామ్ ఐన కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ సూటబుల్ కెమికల్ మెథడ్ ద్వారా సొల్యూషన్ నుండి రికవర్ అవుతుంది ఈ సందర్భంలోఉదాహరణకులీచింగ్ ప్రాసెస్ ద్వారా ఓర్ కాన్సంట్రేషన్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ని లీ ఛాన్ట్ గా ఉపయోగించి బాక్సైట్ ని ప్యూరిఫై చేస్తుంది ఆటోక్లేవ్లో 150 డిగ్రీల సెల్సియస్ వద్ద కాస్టిక్ సోడా యొక్క కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ తో బాక్సైట్ డైజెస్ట్ అవుతుంది అల్యూమినియం ఆక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ లో డిసోల్వ్ అయ్యి ఇన్ సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ ని వదిలివేస్తుంది ఇవి ఫిల్టరేషన్ ద్వారా రిమూవ్ చేయబడతాయి ఈ కేసు లో అక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఉపయోగించడం ద్వారా లీచ్ రెసిడ్యూస్ నుండి జింక్ రికవరీ అవుతుంది కాబట్టి ఈ లీచింగ్ ఆపరేషన్ ఈ స్లయిడ్లో చూపిన విధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఉపయోగించడం ద్వారా లీచ్ రెసిడ్యూస్ నుండి జింక్ రికవరీ యొక్క లీచింగ్ స్కీమాటిక్ అదేవిధంగాకాల్సినేషన్ మరియు రోస్టింగ్ ప్రాసెస్ లు చాలా ఇంపార్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లు అలాంటప్పుడు కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ కాల్సినేషన్ ద్వారా ఆక్సైడ్ గా మార్చబడుతుంది అనగా ఎయిర్ లేనప్పుడు స్ట్రాంగ్ గా హీట్ చేయడం లేదా రోస్టింగ్ అక్కడ గాలి సమక్షంలో స్ట్రాంగ్ గా హీట్ చేయడం కార్బన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఆర్గానిక్ మేటర్ మరియు ఓర్ నుండి మాయిశ్చర్ వంటి వోలటైల్ ఇంప్యూరిటీస్ ను రిమూవ్ చేయడం లో ఇది హెల్ప్ అవుతుంది ఇలా అక్కడ ఉన్న రివర్బరేటరీ ఫర్నేస్ యొక్క హెర్త్ పై కాల్సినేషన్ జరుగుతుంది రోస్టింగ్ రివర్బరేటరీ ఫర్నేస్ లో లేదా బ్లాస్ట్ ఫర్నేస్ లో జరుగుతుంది అదే విధంగా రియాక్షన్ ప్రాసెస్ ఇది అనేది ఆటమ్స్ రీ ఆరెంజ్మెంట్ లేదా రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా కొత్త మాలిక్యూల్స్ ఏర్పాటుకు దారి తీసే ప్రాసెస్ ఆ కెమికల్ రియాక్షన్ స్పాంటేనియస్ అవొచ్చు ఎనర్జీ కి ఎలాంటి ఇన్పుట్ అవసరం లేదు లేదా నాన్ స్పాంటేనియస్ సాధారణంగా హీట్ లైట్ లేదా ఎలక్ట్రిసిటీ వంటి వి ఎనర్జీ యొక్క ఇన్పుట్ ను అనుసరిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో రియాక్షన్స్ తరువాత మీరు ఒక నిర్దిష్ట కండిషన్ ప్రెజర్ మరియు టెంపరేచర్ వద్ద వివిధ రకాల ప్రొడక్ట్స్ ఔట్పుట్ ని చూస్తారు మీరు మైంటైన్ చేయాల్సిన అవసరం ఉంది మరియు అది కూడా అవుట్పుట్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్లో రేటు వంటి ఇతర డిఫరెంట్ వేరియబుల్స్ మీద ఆధారపడి ఉంటుంది మార్షల్ కూడా మనం వాడతాము క్యాటలిస్ట్ కాంటెస్టేషన్ యూనిఫామ్ మీటర్ మిక్సింగ్ క్యారక్టర్య్స్టిక్స్ రియాక్టర్ లోపల ఫ్లూయిడిజ్డ్ బెడ్ కూడా మరియు ఈ సందర్భంలో CSTR ప్లగ్ ఫ్లో రియాక్టర్ ఫిక్స్డ్ బెడ్ రియాక్టర్ ఫ్లూయిడిజ్డ్ బెడ్ రియాక్టర్ సాధారణంగా ఆ రియాక్షన్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు ఈ రోజుల్లో ప్రాసెస్ ఇంటెన్సిఫికేషన్ కావడం వల్ల రియాక్టర్లో ఇంకా డిఫెరెంట్ టైప్స్ ఉన్నాయని మీరు చూస్తారు ఈ రియాక్షన్ యొక్క కెమికల్ ప్రాసెస్ ను ఇంటెన్సి ఫై చేయడానికి ఇప్పుడు మీరు మైక్రోమిక్సర్ మైక్రో రియాక్టర్ వంటివి చూస్తారు ఇవి రియాక్టర్ ఈ రియాక్షన్ ప్రాసెస్ కోసం ఉపయోగించబడుతున్నాయి ఎలెక్ట్రోస్టాటిక్ సెపరేషన్ ప్రాసెస్ ఒక కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ గా పరిగణించబడుతుంది ఇక్కడ చార్జ్డ్ మీద పనిచేసే ఫోర్సెస్ ను ఉపయోగించడం ద్వారా సాలిడ్ స్పీసీస్ సెలెక్టివ్ సార్టింగ్ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పోలరైజ్డ్ బాడీస్ అని మీరు చెప్పవచ్చు కాబట్టి మినరల్స్ ప్రొడక్షన్ లో ఇతర వాల్యూబుల్ మెటీరియల్స్ రీ క్లేమేషన్ తో పాటు అక్కడ కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ను క్లీన్ చేయడం లో ఈ కేసు ఇది ముఖ్యమైనది మాగ్నెటిక్ సెపరేషన్ కూడా అక్కడ ఒక మెకానికల్ ఆపరేషన్ మాంగనీస్ ఆక్సైడ్ మరియు క్రోమైట్ వంటి పైరోలుసైట్ వంటి మాగ్నెటిక్ ఓర్స్ ను ఓర్ మరియు గాంగూ పార్టికల్స్ మాగ్నెటిక్ ప్రాపర్టీస్ లో డిఫరెన్స్ ఉపయోగించడం వంటి ఈ మెథడ్ ద్వారా ఎన్రిచ్ చేస్తారు ఎలక్ట్రో డయాలసిస్ కూడా ఒక ఇంపార్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఇక్కడ ఒక సొల్యూషన్ నుండి సాల్ట్ ట్రాన్స్పోర్టేషన్అవసరం ఆ కేసులో దీనిని డైలేట్ అంటారు ఎలక్ట్రిక్ కరెంటు అప్లై చేయడం ద్వారా మరొక సొల్యూషన్ కి ఇది ఎలక్ట్రో డయాలసిస్ సెల్ ద్వారా జరుగుతుంది ఇది ప్రాసెస్ కు అవసరమైన అన్నీ ఎలెమెంట్స్ ను ప్రొవైడ్ చేస్తుంది ఈ లెక్చర్ లో నేను డిఫరెంట్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లను చాలా బ్రీఫ్ గా వివరించాను ఇంకా ఈ ప్రాసెస్ ను డిఫరెంట్ టైప్స్ గా క్లాసిఫై చేసారు కొన్ని మెకానికల్ కొన్ని థర్మో కెమికల్ కొన్ని ప్యూరిలీ థర్మల్ కొన్ని ప్యూరిలీ మెకానికల్ మరికొన్ని ఫేజ్ కాంటాక్ట్ బేస్డ్ కాబట్టి మీరు ఆ డిఫరెంట్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ల పై కొంత కనౌలెడ్జి గెయిన్ చేసారని అనుకుంటున్నాను ఇప్పుడు తదుపరి లెక్చర్ ఈ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లు డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ తో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో డిస్క్రైబ్ చేయబడుతుంది ఆ ఇన్పుట్ మరియు అవుట్పుట్ యొక్క రేటు ఎలా ఉపయోగించాలి అక్కడ ప్రాసెస్ క్యాలిక్యులేషన్ కోసం మార్షల్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ ఎలా చేయాలి కాబట్టి లెక్చర్ కోసం టెన్సెన్స్ ఇచ్చినందుకు థాంక్యూ మరియు తదుపరి లెక్చర్ లో యూనిట్ సిస్టమ్స్ మరియు డైమెన్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం థాంక్యూ